అందరికీ నమస్కారం నేను ఐఐటి కాన్పూర్ నుండి జయంత ఛటర్జీ మరియు నేను మేనేజింగ్ సర్వీసెస్ సేవా వ్యాపారంలో సమకాలీన సమస్యలు మరియు సేవా తత్వశాస్త్రం అన్ని వ్యాపారాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయం పై మీతో సంభాషిస్తున్నాను ఈ అంశంపై ఈ శ్రేణి సెషన్లలో మనము ప్రత్యామ్నాయంగా కన్వర్జెంట్ డైవర్జెంట్ మోడ్ను ఉపయోగించబోతున్నాము కాబట్టి మనము డైవర్జెంట్ కన్వర్జెంట్ డైవర్జెంట్ కన్వర్జెంట్ క్రమంలో వెళ్తాము మొదటి వారంలో మనము డైవర్జెంట్ అభిప్రాయాన్ని తీసుకున్నాము సేవా వ్యాపారం యొక్క స్వభావాన్ని మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థలో దాని స్థానాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఒక పెద్ద కాన్వాస్ను సృష్టించాము సేవా వ్యాపార భావనలు ఎలా పురోగమిస్తున్నాయో మరియు అన్ని వ్యాపారాలకు తత్వశాస్త్రంగా ప్రస్తుత డైనమిక్ సేవా భావనను మనము చూశాము రెండవ వారంలో గత రెండు సెషన్లలో మనము ఇప్పుడు కన్వర్జెంట్ ని ప్రారంభించాము సేవను కలిగి ఉన్న విభిన్న అంశాలను మనము చూశాము మరియు బిల్డింగ్ బ్లాక్లను మనము అర్థం చేసుకున్నాము కాబట్టి మనము ఇప్పటికే ఉన్న ఏదైనా సేవను విశ్లేషించగలము లేదా బిల్డింగ్ బ్లాకుల క్రమాన్ని మార్చడం ద్వారా క్రొత్త సేవను సృష్టించవచ్చు మనము సేవా పువ్వు వంటి కొన్ని నిర్మాణ నమూనాలను కూడా చూశాము ఇవి క్రొత్త సేవలను సృష్టించడానికి ఇప్పటికే ఉన్న సేవలో ఆవిష్కరణను ప్రేరేపించడానికి మరియు ఆ సేవా అంశాలను ఒకచోట ఉంచడానికి అంతర్లీన నిర్మాణాలను అందిస్తాయి సేవ యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలు ఆ లక్షణాల వల్ల ఎదురయ్యే సవాళ్లు మరియు నిర్వాహక వ్యూహాలు మరియు ప్రక్రియల ద్వారా మనము ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొంటాము అనే దాని గురించి మనము కొంచెం లోతుగా చూడబోతున్నాము ఇంతకుముందు నేను ఈ సేవ యొక్క కొలవదగిన పరిమాణాలు పేర్కొన్నాను వాస్తవానికి మునుపటి సంవత్సరాల్లో గత శతాబ్దంలో లేదా అంతకుముందు సేవలను తరచూ నాసిరకం వస్తువులుగా పరిగణించేవారు ఎందుకంటే ఆ అస్థిరమైన స్వభావం లేదా పాడైపోయే స్వభావం వలన ఆ విధంగా పరిగణించేవారు అయితే వాస్తవానికి ఈ రోజు నేను ఇంతకుముందు చర్చించినట్లుగా ఈ రోజు ఆ భావనలను కొత్త అంతర్లీన నిర్మాణాల ద్వారా భర్తీ చేస్తున్నారు ఇది అన్ని వ్యాపారాలకు తర్కం వలె వర్తించవచ్చు కానీ ఇంకా మనం ఏదైనా సేవ లేదా చాలా సేవల యొక్క ఈ లక్షణాలను అధ్యయనం చేయాలి వీటిని తరచుగా IHIP లేదా IHIP సంక్షిప్తనామాలు అని పిలుస్తారు అవి అస్పష్టత వైవిధ్యత విడదీయరానితనం మరియు పాడైపోవుట అస్పష్టత అంటే తాకడం అనుభూతి చెందడం నిల్వ లేదా రవాణా వంటివి చేయలేము మరియు వైవిధ్యత అనేది అనుభవపూర్వకంగా ప్రతి సేవా ఉదాహరణ ప్రత్యేకమైనది ఇది ప్రతి వినియోగదారునికి ప్రత్యేకమైనది మరియు ఒకే వినియోగదారునికి సేవ సంభవించిన ప్రతిసారీ ఇది ప్రత్యేకంగా ఉండవచ్చు ఉదాహరణకు ఒక సబ్బు ఇది స్పష్టమైన వస్తువులకు ఉదాహరణ మీరు సబ్బును తాకి అనుభూతి చెందిన అనుభవం ఈ రోజు లేదా ఒక నెల తరువాత దాదాపు అయినా అదే విధంగా ఉంటుంది సంగీతం యొక్క భాగం నా మనస్సులో మీతో లేదా నాతో పోలిస్తే మీకు భిన్నమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది పండిట్ భీం సేన్ జోషి నుండి వచ్చిన భజన్ ఈ ఉదయం ఏదో అర్థం కావచ్చు నా మనస్సు యొక్క మరొక చట్రంలో పది రోజుల తరువాత అదే భజన్ పూర్తిగా భిన్నమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది మరియు అనుభవం గుణాత్మకంగా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి ఈ అస్పష్టత మరియు వైవిధ్యత వైవిధ్యాల యొక్క సమృద్ధిని సృష్టిస్తాయి స్పష్టంగా ఇది వేర్వేరు పరిస్థితులలో మంచిని కలిగి ఉండే ప్రక్రియలను సృష్టించే ప్రమాణాలను నిర్వహించే నిర్వాహక సవాలును సృష్టిస్తుంది ప్రాసెస్గా భావించినప్పుడు ప్రాసెస్ సేవలో కొన్ని పాయింట్లు ఈ విడదీయరాని లక్షణాలను కలిగి ఉంటాయి అంటే చాలా సందర్భాల్లో ఈ సేవ సంభవిస్తున్నందున ప్రత్యేకించి ప్రాసెసింగ్ సేవలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వచ్చే మీ క్షవరం వంటి సేవలు కాబట్టి క్షవరం యొక్క సేవని పరిగణిస్తే మంగలి మరియు మీరు ఒకే సమయం మరియు స్థలం యొక్క విడదీయరాని చట్రంలో ఉన్నారు ఈ పరిమితిని మించి కొత్త సాంకేతిక అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు సంగీతాన్ని రికార్డ్ చేయవచ్చు మరియు మళ్లీ మళ్లీ అందించవచ్చు ఉదాహరణకు ఈ సెషన్ రికార్డ్ చేయబడుతోంది మరియు మీరు దాన్ని చూడగలుగుతారు మరియు అనుభవించగలరు మరియు వేరే ప్రదేశంలో వేర్వేరు సమయ వ్యవధిలో అనేకసార్లు చూడవచ్చు కానీ అనేక ఇతర సందర్భాల్లో సేవ పెరిషబుల్ వంటిది కాబట్టి ఈ సాయంత్రం ప్రదర్శన కోసం ఒక సినిమా టికెట్ ఉపయోగించకపోతే ఆ సీటు ఖాళీగా ఉంటుంది మరియు ఈ సాయంత్రం విషయానికి వస్తే సినిమా చూసే అవకాశం లేకుండా పోతుంది కాబట్టి టికెట్ స్వీకరించిన వ్యక్తికి కేటాయించిన సామర్థ్యం ఒక విధంగా వృధా అవుతుంది నశించిపోతుంది విమానయాన సీటు విషయంలో కూడా అదే జరుగుతుంది ఫ్లైట్ బయలుదేరుతుంది సీటు ఆక్రమించకపోతే ఆ సేవా అవకాశాన్ని ఆ సేవా వ్యాపార ఉదాహరణ పాడైపోయే వస్తువుగా మారుతుంది ఇప్పుడు ఈ లక్షణాలు ఈ అస్పష్టత వైవిధ్యత విడదీయరానితనం మరియు పెరిషబుల్ అనేవి స్పష్టంగా అనేక విభిన్న సవాళ్లను సృష్టిస్తాయి మరియు ఈ సవాళ్లను పరిష్కరించడానికి వ్యవస్థ యొక్క విధానంలో ఒక భాగాన్ని ఈ రోజు మనం చర్చించబోతున్నాము కాబట్టి సేవలు మనము కొంచెం వెనక్కి వెళితే సేవలు అంటే ఒక పార్టీ మరొక పార్టీకి అందించే ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా సమయ ఆధారిత ప్రదర్శనలను ఉపయోగిస్తాయి గ్రహీతలలో ఆశించిన ఫలితాలను తీసుకురావడానికి ఇది సేవ యొక్క అస్థిరమైన పాడైపోయే స్వభావం కలవి కాబట్టి విశ్రాంతి తీసుకుని సంగీతాన్ని విన్న తర్వాత మీ మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చు లేదా ఇది కస్టమర్కు చెందిన వస్తువులలో ఆశించిన ఫలితాన్ని తెస్తుంది కనుక ఇది మీ జుట్టు కావచ్చు ఇది ఇప్పుడు అందమైన నమూనాతో ధరించబడుతుంది లేదా లాండ్రీ చేత శుభ్రంగా చక్కగా ఇస్త్రీ చేయబడిన మీ బట్టలు వంటి విభిన్న ఇతర ఉత్పత్తులు కావచ్చు కాబట్టి గ్రహీతకు అందించే సేవలు వ్యక్తికి వ్యక్తి సేవగా లేదా మనం ప్రజల కేంద్రీకృత సేవ అని పిలుస్తాము లేదా అది వస్తు కేంద్రీకృత సేవ కావచ్చు వాస్తవానికి సేవలో ఇది ఇతర ముఖ్యమైన విషయం మరియు ఈ నిర్వచనాలు నేను ఇంతకు ముందు సెషన్లో పేర్కొన్న మన పుస్తకం నుండి తీసుకోబడ్డాయి కాబట్టి డబ్బు సమయం కృషికి బదులుగా సేవా కస్టమర్లు కొంత విలువను పొందాలని ఆశిస్తారు మరియు ఒక ముఖ్యమైన కొత్త అభిప్రాయం ఏమిటంటే ఈ విలువ శ్రమ వృత్తిపరమైన నైపుణ్యాలు సౌకర్యాలు నెట్వర్క్లు మరియు వ్యవస్థలకు ప్రాప్యత నుండి తీసుకోబడింది వస్తువులు శ్రమ వృత్తిపరమైన నైపుణ్యాలు సౌకర్యాలు నెట్వర్క్కు ఈ ప్రాప్యతను అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ముఖ్యమైన పదాలు మనం వేర్వేరు ఉదాహరణలను తీసుకున్నప్పుడు ఈ విషయాలు ఎలా ఉంటాయో చూద్దాం కానీ ఈ దశలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కస్టమర్ కొన్ని వనరులు మరియు సామర్థ్యాలను తెచ్చే ఈ విలువ మార్పిడి మరియు సేవా ప్రదాత కొన్ని నైపుణ్యాలు సౌకర్యాలు నెట్వర్క్లను తీసుకు వస్తారు మరియు భౌతిక మూలకాల యాజమాన్యంలో ఎటువంటి మార్పు లేకుండా కొత్త విలువలు సృష్టించబడతాయి ఈ నిర్వచనం మేము ఇంతకు ముందే చెప్పాము మరియు ఈ నిర్వచనం మన అతివ్యాప్తి నిర్వచనం కానీ దానిలో మేము ఇప్పుడు సేవ యొక్క IHIP లక్షణాలు అని పిలవబడే లక్షణాల ద్వారా సవాళ్లను మరియు వాటిని ఎలా నిర్వహించాలో చూస్తున్నాము కాబట్టి మునుపటి విషయానికి వెళితే మనకు ఈ వస్తువులు శ్రమ వృత్తిపరమైన నైపుణ్యాలు సౌకర్యాలు నెట్వర్క్లు మొదలైనవి ఉన్నాయి మరియు వ్యక్తుల పనితీరు మరియు వస్తువుల దృష్టి పనితీరుపై మనం ప్రదర్శనలు కలిగి ఉన్నాము కాబట్టి అన్ని సేవలను అర్థం చేసుకోవడానికి ఈ రెండు ప్రధాన కొలతలు ఉంటాయి అంటే అక్కడ అనేక టచ్ పాయింట్లు ఉంటాయి మరియు ఆ టచ్ పాయింట్లు కలిసి ప్రవాహంగా అనుసంధానించబడతాయి మరియు అస్పష్టత మరియు వైవిధ్యతను నిర్వహించడానికి మనము టచ్ పాయింట్ల స్వభావాన్ని అలాగే ఈ ప్రవాహం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి సేవా ప్రదాత మరియు సేవా వినియోగదారుల మధ్య ఏదైనా పరిచయం ఒక టచ్ పాయింట్ కాబట్టి మీరు సేవా పువ్వు యొక్క మునుపటి నమూనాను గుర్తుంచుకుంటే అన్ని రేకులు మరియు ముఖ్యమైన కేంద్ర భాగం అవి వేర్వేరు టచ్ పాయింట్లను కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ సేవను వినియోగించే వ్యక్తి అవన్నీ స్పష్టమైన అంశాల సమితి అని గ్రహించారు కాబట్టి శాస్త్రీయ పఠనం విన్న మీ మనస్సులో ఉద్భవించిన భావోద్వేగం వాస్తవానికి సేవ అందించే ప్రధాన విలువ అవుతుంది కానీ ఆ ప్రధాన విలువ ధ్వని నాణ్యత యంత్రం యొక్క రకం లేదా ఆడిటోరియం రకం మీద ఆధారపడి ఉంటుంది ఇది అనుభవానికి మీ అంతర్లీన నిర్మాణం గది లేదా ఆడిటోరియం ధ్వని వ్యవస్థ మరియు సాంకేతిక సామర్ధ్యం ఇవన్నీ భిన్నమైన స్పష్టమైన అంశాలు ఇవి అస్పష్టమైన అనుభవం చుట్టూ ఉన్నాయి మరియు అస్పష్టత ఉన్నందున మనము ఆ స్పష్టమైన అంశాలపై చాలా శ్రద్ధ చూపుతాము ఎందుకంటే వినియోగదారుడి మనస్సులో ఆ స్పష్టమైన అంశాలు మరియు టచ్ పాయింట్ లక్షణాలు తరచుగా కనిపించని అనుభవానికి ప్రతినిధిగా పనిచేస్తాయి అదేవిధంగా ఈ విభిన్న టచ్ పాయింట్లను అనుసంధానించే ఈ సేవ ప్రవాహాన్ని కూడా బాగా దృశ్యమానం చేయాలి ఎందుకంటే మనం చూసేటప్పుడు దృశ్యమానం ప్రక్రియ తరచుగా సాధ్యమయ్యే వైఫల్యం ఎక్కడ సంభవిస్తుందో ఎక్కడ సాధ్యమైన అడ్డంకులు ఏర్పడతాయో మరియు నాణ్యత యొక్క క్షీణత ఎక్కడ సంభవిస్తుందో చెబుతుంది కాబట్టి ప్రవాహం ప్రాథమికంగా టచ్ పాయింట్లు కొంత కాలం లేదా స్థలం అంతటా ఎలా కలిసి వస్తాయి అందువల్ల కస్టమర్ యొక్క సేవ యొక్క అనుభవాన్ని వివిధ టచ్ పాయింట్ల వద్ద చూపించే మ్యాప్గా భావించండి కాబట్టి ఇది ఇంతకు మునుపు ఉపయోగించిన ఆసక్తికరమైన బ్లూప్రింట్ ఇది ఒక హోటల్లో ఒక రాత్రి బస చేసిన మీ మొత్తం అనుభవాలను చూపిస్తుంది కాబట్టి టచ్ పాయింట్లు లేదా హోటల్ వద్దకు రావడం మీరు బ్యాగ్ను బెల్ వ్యక్తికి అప్పగించడం ఫ్రంట్ డెస్క్ వద్ద మీ చెక్ ఇన్ గదిలోకి ప్రవేశించడం మరియు బ్యాగులు స్వీకరించడం స్నానం చేయడం మరియు నిద్ర ఇవన్నీ టచ్ పాయింట్లు సేవా సంఘటనలు కాబట్టి సంపూర్ణత అనేది విభిన్న అసంపూర్తి అంశాలచే ఆధిపత్యం చెలాయించలేని భారీ బరువు కాబట్టి హోటల్ బస మొత్తం ఒక అనుభవం కానీ ఈ అనుభవం ఈ టచ్ పాయింట్ల ద్వారా జరుగుతుంది మరియు ఈ టచ్ పాయింట్లు ప్రవాహంగా అనుసంధానించబడతాయి మరియు మనం ముందు దశలో ఉన్న ప్రవాహాన్ని లేదా పరస్పర చర్య రేఖకు పైన కనిపించే ప్రాంతాన్ని చర్చించాము దీనికి విభిన్న తెరవెనుక చర్యలు మరియు విభిన్న మౌలిక సదుపాయాలు మద్దతు ఇస్తాయి ఇవి మరింత వెనుక భాగంలో ఉంటాయి కానీ ప్రస్తుతానికి మనం టచ్ పాయింట్లను ఎలా గుర్తించగలమో మరియు వాటిని ఒక ప్రవాహంలో ఎలా కలపగలమో మరియు ముఖ్యంగా ఆ టచ్ పాయింట్లు మరియు సేవల యొక్క బ్లూప్రింట్ను ఎలా మ్యాప్ చేయవచ్చు లేదా సృష్టించగలమో అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టబోతున్నాం అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి నేను చెబుతున్న ప్రయోజనం మనకు కావాలి సబ్బు స్థిరమైన వినియోగదారుల ప్రతిచర్యను సమయం తరువాత సమయంలో అందిస్తుంది కానీ సేవలో అస్పష్టత మరియు వైవిధ్యత కారణంగా అది మారవచ్చు కానీ మేము గమనాత్మక శక్తులని నిర్వహించాలి కాబట్టి మళ్లీ మళ్లీ చేయగల కొన్ని యాంకర్ పాయింట్లు లేదా కొన్ని స్థిర పాయింట్లు లేదా కొన్ని హామీ ప్రమాణాలను మనం సృష్టించాలి సేవా పాత్రలను సృష్టించడం ద్వారా దానిలోని ఒక అంశాన్ని మేము చర్చించాము మరియు ప్రతి రోల్ ప్లేయర్ కోసం స్క్రిప్ట్లను సృష్టిస్తాము మీరు మరింత లోతుగా వెళ్లాలనుకుంటే టచ్ పాయింట్స్ మరియు వాటి స్వభావాన్ని మరియు అవి ప్రవాహంలో ఎలా కలిసిపోతాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మేము స్థిరమైన మరియు బలవంతపు వినియోగదారు అనుభవాన్ని అందించగలము మరియు నేటి ప్రపంచంలో వరల్డ్ వైడ్ వెబ్తో అర్థం చేసుకోవచ్చు యుబి ట్విటర్స్ సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపకరణాలను అందిస్తుంది ఒకే సేవ కోసం టచ్ పాయింట్ల సంఖ్య పెరుగుతోంది కాబట్టి మనం రెస్టారెంట్ యొక్క అదే అనుభవం గురించి చర్చిస్తున్నాము మెను యొక్క ముందస్తు ఎంపిక కోసం రెస్టారెంట్ను ఎంచుకోవడానికి రిజర్వేషన్లు కల్పించడం కోసం టెలిఫోన్ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా మరియు ఆ బుకింగ్ సేవలను కొన్ని రెస్టారెంట్ సెర్చ్ సర్వీసులను ఉపయోగించడం ద్వారా ఇప్పుడు అనేక సేవలు జరగవచ్చు కాబట్టి టచ్ పాయింట్స్ మరియు ప్రవాహాన్ని గమనించడం ఇక్కడ ముఖ్య విషయం టచ్ పాయింట్ల సంఖ్య పెరుగుతోంది మరియు పువ్వులు తరచుగా బహుళ పార్శ్వంగా మారుతున్నాయి మరియు సరళ ప్రవాహం కాకుండా సంక్లిష్ట నెట్వర్క్ను సృష్టిస్తాయి అలాంటప్పుడు మన సవాలు ఏమిటంటే మంచి అనుభూతిని సహ సృష్టించడానికి స్పష్టమైన సేవలను ఎలా అందించాలి అంటే సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత మరియు మనం గుర్తుచేసుకున్నప్పుడు మరియు ఆ సేవ గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు కూడా మనం మంచి అనుభూతిని కొనసాగించగలము సేవా వ్యాపారానికి ప్రతి చర్యగా ఆ సానుకూల పదం అవసరం అందువల్ల ఇది చాలా కాలం పాటు మంచి అనుభూతిని సృష్టిస్తుంది నమ్మకం చాలా ముఖ్యమైనది అని నమ్ముతుంది కాబట్టి బహుళ టచ్ పాయింట్ల నుండి కనిపించని అవగాహనల శ్రేణి నుండి నమ్మకానికి దారితీసే ఈ దీర్ఘకాలిక నిరంతర మంచి అనుభూతిని ఎలా సృష్టించాలో అవి మన సవాళ్లు ఎందుకంటే చివరికి మనకు నోటి మాట కావాలి చివరికి మనం అనుకూలంగా వాదించాలని కోరుకుంటున్నాము మనం పునరావృత కొనుగోళ్లు మరియు అనుకూల వాదన సృష్టించాలనుకుంటున్నాము కాబట్టి అసంపూర్తిగా ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు నిరూపితమైన విధానాల సంక్షిప్త అవలోకనాన్ని మాత్రమే నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను ఉదాహరణకు ఇంటరాక్టివ్ ఊహాచిత్రాలని ఉపయోగించి చాలా స్పష్టమైన సమాచారాన్ని అందించడం ఇది ఇప్పుడు మరింత సులభం అవుతోంది ఎందుకంటే సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉండడం కారణంగా సమాచారాన్ని అందించడం సులభం అవుతోంది మీ మొబైల్ ఫోన్లో కూడా టెలివిజన్ ప్రసారం లభ్యత వుంది మరియు సేవను స్పష్టంగా చేయడానికి బ్రాండ్ ఐకాన్లు వంటి అనేక ఇతర సాధనాలను మనం ఉపయోగిస్తాము మనం వివిధ రకాల అనుబంధం భౌతిక ప్రాతినిధ్యం డాక్యుమెంటేషన్ మరియు విజువలైజేషన్ను ఉపయోగిస్తాము మీరు దీన్ని బాగా చేయగలిగితే ఈ రోజు మనం వైరల్ మార్కెటింగ్ అని పిలుస్తున్న సానుకూల నోటి మాటను సృష్టించవచ్చు నేను ఇప్పుడు ఒక అవలోకనాన్ని మాత్రమే ఇవ్వబోతున్నాను మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఈ అంశాలను మరింత ఎక్కువగా చర్చించబోతున్నాము కాబట్టి ఈ దశలో వైరల్ మార్కెటింగ్ వంటి కొన్ని పరిభాషలు కొద్దిగా తెలియకపోతే బాధపడకండి మీరు సెషన్ తర్వాత వెళ్లి దాని కోసం శోధించవచ్చు మరియు ఈ రోజుల్లో మీరు వివిధ సెర్చ్ ఇంజిన్ల ద్వారా వెబ్లో జ్ఞాన సంపదను పొందవచ్చు కానీ మనం ఈ విషయాలన్నింటినీ మరింత వివరంగా వివరిస్తాము ఈ దశలో మనకు ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే ఇది అస్పష్టంగా ఉంది మనకు స్పష్టమైన జాబితాలు రూపకాలు ఉదాహరణలు చిత్రాలను సృష్టిస్తాము ఇవి దీర్ఘకాలిక మంచి అనుభూతిని సృష్టిస్తాయి ఇది సేవ యొక్క వినియోగం తర్వాత మంచి ప్రతిచర్య ముద్ర అనుభవాన్ని సృష్టించాలని మేము భావిస్తున్నాము కానీ ఎవరైనా సేవా అమరికకు రాకముందే ఎవరైనా సినిమా ఆడిటోరియం లేదా మూవీ హాల్కు చేరుకోవడానికి ముందే బలవంతపు లేదా ప్రత్యేకమైన హాస్యభరితమైన స్టాక్ను ఉత్పత్తి చేసే ప్రకటనను సృష్టించాలనుకుంటున్నాము కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా సేవా అనుభవంలో ముందస్తు వినియోగం సంభాషణ మరియు టచ్ పాయింట్స్ మరియు సేవా సంఘటనల తరువాత సంభాషణ అన్నీ మంచి అనుభూతిని మంచి సేవా అనుభవాన్ని సృష్టించడానికి చాలా ముఖ్యమైనవి ఇది అస్పష్టతకు మన ప్రతిస్పందన కొన్ని ప్రామాణిక మూల విషయాలను సృష్టించే వైవిధ్యత చాలా సందర్భాలలో మంచి అనుభవాన్ని ఇస్తుంది ఇవి ఎలా జరుగుతాయో వివరంగా చూస్తాము కానీ ఈ సంకేతాలను బలోపేతం చేయడానికి కమ్యూనికేషన్లో మనం ఎలా కొనసాగుతున్నాం అనేదానికి కొన్ని ఉదాహరణలు మీకు చూపించడం ద్వారా ఈ రోజు నేను ముగిస్తాను కాబట్టి ఇది కొరియర్ సేవ యొక్క ఒక ప్రకటన మరియు మీరు ఇక్కడ గమనించినట్లైతే సేవలను అందించే వ్యక్తులు అత్యఅధికంగా చూపించబడతారు వారి ఆత్రుత అత్యంతగా హైలైట్ చేయబడింది ఆశల ద్వారా గందరగోళం హైలైట్ చేయబడింది పరికరాలు అత్యంతగా హైలైట్ చేయబడ్డాయి చాలా ప్రామాణిక రంగు పథకం ఉపయోగించబడుతుంది తద్వారా ఇది ఒకే చిత్రంలో మళ్లీ మళ్లీ ప్రారంభమవుతుంది కాబట్టి ఒక మంచి అనుభూతిని సృష్టించిన తర్వాత ఈ చిహ్నం ఈ రంగు పథకం వినియోగదారుని యొక్క మనస్సులో అనుభవం యొక్క అనుకూలతను పునరావృతం చేయడానికి ప్రతిదీ ముఖ్యం మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ఆకర్షణీయమైన సమాచార వచనాన్ని సృష్టించడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలు ముఖ్య భేదం అని మీరు హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అసంపూర్తిగా ఉన్న సేవ వైఖరి ద్వారా స్మార్ట్నెస్ ద్వారా లేదా సేవా ప్రదాత యొక్క నిర్లక్ష్యం ద్వారా టచ్ పాయింట్ వద్ద స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మీ వ్యక్తులను హైలైట్ చేయడం కస్టమర్కు ముఖ్యం మరియు మీ స్వంత సేవా సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి మరియు నవీకరణ చేయడానికి ప్రజలు అందించాల్సిన నాణ్యతను హైలైట్ చేయడం కూడా చాలా ముఖ్యం కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా మీరు సేవా అనుభవానికి ప్రత్యామ్నాయ స్పష్టత వలె పనిచేసే స్థిరమైన చిత్రాలు మరియు సందేశాల శ్రేణిని సృష్టించాలి ఇది సారాంశంలో కనిపించదు టెలివిజన్ ప్రకటనల ద్వారా బహిరంగ ప్రకటనల ద్వారా ముద్రణ ప్రకటనల ద్వారా మీరు దాన్ని పునరావృతం చేయవచ్చు క్రమానుగత క్రమంలో మానవ అవసరాలు ఎలా అమర్చబడుతున్నాయో వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థిరమైన సందేశాన్ని సృష్టించండి భావోద్వేగాలు నిర్మాణాత్మకంగా ఉన్నప్పటికీ సానుకూల ముద్రను సృష్టించేది ఏమిటి కస్టమర్ను తాదాత్మ్యంతో అర్థం చేసుకోవడానికి మనం ఎలా ప్రయత్నిస్తాము ఉదాహరణ తర్వాత ఉదాహరణ రోజు తర్వాత రోజు మన ప్రతిస్పందనను నమ్మదగినదిగా ఎలా చేయవచ్చు ఇవి తరువాతి సమావేశంలో మనం చర్చించే అంశాలు ధన్యవాదాలు